కాబట్టి Y సోర్స్కు సమానమైన Δ సోర్స్ యొక్క పరివర్తనని ఇంతకుముందే చూశాము కాబట్టి దీన్ని ఎలా చేసాము వాస్తవానికి ఇది Vab Vbc Vca అయితే ఇది Δ గా ఏర్పరుస్తుంది Vbc ను ఈ దిశలో కాబట్టి ఈ దిశ మరియు Vca ఈ దిశలో సమానమైన Y కనెక్షన్ ని చేయండి మరియు ఈ పాయింట్ ను n గా గుర్తించండి కాబట్టి ఇవన్నీ వీటి మధ్య సంబంధాలు మరియు ఒక విషయం ఏమిటంటే ఈ వోల్టేజ్ ల మధ్య కోణం ఇది 120o వ్యత్యాసం ఉంటుంది ఇవన్నీ మనం చూశాము VAN VL3 Vp3 Δ విషయం లో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ కాబట్టి అదే విధంగా VAN IaZy VL 3003 Vp 3003 అవుతుంది అదేవిధంగా VBN కోసం అదే విధంగా VCN కి కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ పరివర్తన Δ మూలం యొక్క సమానమైన Y మూలం అని పిలుస్తారు కాబట్టి తరువాత ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం 40 j25 Ω ఫేజ్ ఇంపెడెన్స్ కలిగిన సమతుల్య Y గా అనుసందానించబడిన లోడ్ సమతుల్య Δ గా అనుసందానించబడిన సోర్స్ ద్వారా సరఫరా చేయబడుతుంది పాజిటివ్ సీక్వెన్స్ Δ గా అనుసందానించబడినది అంటే a b c సీక్వెన్స్ లైన్ వోల్టేజ్ 210 వోల్టేజ్ పరిగణించండి ఫేజ్ కరెంట్ను లెక్కించండి Vab ను రిఫరెన్స్ ఫేజార్ గా ఉపయోగించండి కాబట్టి Y గా అనుసందానించబడిన ZY ఇలా ఉంటుంది Z స్టార్ లేదా ZY 40 j 25 47 17∠320 ఇవ్వబడుతుంది మరియు Vab రిఫరెన్స్ వోల్టేజ్ కాబట్టి ఇక్కడ ఇది లైన్ వోల్టేజ్ నుండి లైన్ వోల్టేజ్ కి అంటే ఇది లైన్ వోల్టేజ్ టు లైన్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అని చెప్పినప్పుడల్లా ఇది లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ అని పరిగణిస్తారు ఫేజ్ వోల్టేజ్ అని చెప్పినప్పుడు ఇది ఫేజ్ టు న్యూట్రల్ టెర్మినల్ గా పరిగణిస్తారు కాబట్టి Vab 210 ∠0o ఇది రిఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి IaVab3∠ 300ZY ఇప్పుడే ఈ సూత్రాన్ని ఉత్పన్నం చేశాము కాబట్టి దీని ద్వారా వెళ్ళండి కాబట్టి Vab 210 ∠0o అయితే Vabమరియు ZY ప్రతిక్షేపించండి 2 57∠ 62o ఆంపియర్ లభిస్తుంది ఇది ZY ఇవ్వబడింది మరియు Vab కూడా ఇవ్వబడింది కాబట్టి సరళీకృతం చేయండి ఈ విలువ 2 57∠ 62o ఆంపియర్ లభిస్తుంది కాబట్టి ఇప్పుడు Ib Ia∠ 120o కాబట్టి ఈ Ia విలువ 2 57∠ 62o ఆంపియర్ ఇక్కడ ప్రతిక్షేపించండి ఇక్కడ ప్రతిక్షేపించండి అది 62 120 కోణం 182o గా లభిస్తుంది మరియు కరెంట్ మ్యాగ్నెట్యూడ్ ఈ పరిమాణం 2 57 ఆంపియర్ అదేవిధంగా Ic కూడా Ia∠120o కాబట్టి ఇక్కడ ఇది Ia 2 57 కోణం 62 120 అవుతుంది కాబట్టి ఇది 58o ఆంపియర్ అవుతుంది తదుపరిది సమతుల్య వ్యవస్థ లో శక్తి ఇప్పుడు లోడ్ గ్రహించిన తక్షణ శక్తిని పరిశీలించడం ద్వారా ప్రారంభించండి కాబట్టి సమతుల్య వ్యవస్థ లో శక్తి కాబట్టి శక్తి ఎందుకంటే 3 ఫేజ్ శక్తిని చూడాలి స్టార్ అనుసందానించబడిన లోడ్ కు ఫేజ్ వోల్టేజ్ లో ఇది వాస్తవానికి VAN ఫేజ్ వోల్టేజ్ VAN అని పరిగణిస్తాము ఇది AN స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ లో ఫేజ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశ్యం ఇది ఇలాంటిదే నేను ఇంతకు ముందే చేశాను ఇది స్టార్ గా అనుసంధానించబడిన లోడ్ ఇది స్టార్ గా అనుసంధానించబడిన లోడ్ మరియు ఇది A ఇది B మరియు ఇది C మరియు ఇది N అని పరిగణించండి మరియు అందుకే దీనిని VAN అంటారు ఇది VAN ఇది VBN మరియు ఇది VCN మరియు ఫేజ్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ Vp అంటే మాగ్నిట్యూడ్ మాగ్నిట్యూడ్ అనేది rms విలువ అయిన ఫేజ్ వోల్టేజ్ మరియు √2 తో గుణించి నట్లయితే అది గరిష్ట విలువ అవుతుంది మరియు sin cosine అనే పదం ద్వారా సూచించవచ్చు cosine ను sin లో కూడా సూచించవచ్చు sin 90 o cos కాబట్టి cosine అని చెప్పవచ్చు cosine అని సూచించవచ్చు కాబట్టి ఇప్పుడు దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఈ సందర్భంలో ఇంతకు మునుపు చూశాము v ఇప్పటికే తెలుసు సింగిల్ ఫేజ్ సర్క్యూట్ కోసం చూసిన v vm శుభ్ర పరుస్తాను v vm sin t కాబట్టిvm అనేది గరిష్ట విలువ మరియు vm వాస్తవానికి √2 vrms విలువ దీనిని సింగిల్ ఫేజ్ సర్క్యూట్ లో చూశాము కాబట్టి అదే విషయం ఇక్కడ ఉంది sin కి బదులుగా cosine ను సూచించవచ్చు అర్థం అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ గరిష్ట విలువ √ 2 V కాబట్టి Vp అంటే ఫేజ్ వోల్టేజ్ కానీ అది rms విలువ ను కలిగి ఉంటుంది కాబట్టి √2 తో గుణిస్తే అది గరిష్ట విలువ అవుతుంది కాబట్టి తదుపరిది అది 3 ఫేజ్ వ్యవస్థకు ముందు ఉన్నట్లుగా t 120o ఉంటుంది మరియు c కోసం VCN ఇది మళ్ళీ √2 Vp cost 120o అవుతుంది కాబట్టి ఇది VAN VBN మరియు VCN గా సూచించాను ఇది ఇక్కడ గరిష్ట విలువ Vp max √2 Vp అని వ్రాయబడింది కాబట్టి ఇది 120o వ్యత్యాసం లో ఉంటుంది మరియు Vp ఇది ఫేజ్ వోల్టేజ్ ఫేజ్ విలువ కానీ ఇది rms విలువ కాబట్టి ఫేజ్ వోల్టేజ్ rms విలువ కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఇప్పుడు కరెంట్ క్షమించండి ఇంపెడెన్స్ Zy Z ∠ అని పరిగణించండి కాబట్టి ఫేజ్ కరెంట్ వాటి సంబంధిత ఫేజ్ వోల్టేజ్ కంటే తో వెనుకబడి ఉంటుంది కాబట్టి ఇది స్టార్ ఇంపెడెన్స్ Z అంటే స్టార్ అనుసందానించబడిన లోడ్ యొక్క ఇంపెడెన్స్ కాబట్టి ఇది Z ∠ ఇది Z కోణం ఇది సమతుల్యమైనది ఫేజ్ కరెంట్ వాటి సంబంధిత ఫేజ్ వోల్టేజ్ కంటే తో వెనుకబడి ఉంటుంది అందువల్ల ia 2 Ip cost అని రాయవచ్చు ఈ కరెంట్ ఇక్కడ వోల్టేజ్ కంటే వెనుకబడి ఉంటుంది ఇక్కడ వోల్టేజ్ అది t 120 o t 120 o మరియు కరెంట్ ఈ వోల్టేజ్ నుండి వెనుకబడి ఉంటుంది కాబట్టి కరెంట్ను కూడా Ia √ 2 Ip గా సూచించవచ్చు Ip కరెంట్ యొక్క rms విలువ అంటే ఫేజ్ కరెంట్ కాబట్టి ఫేజ్ విలువ కాబట్టి √ 2 తో గుణించాలి కాబట్టి ఇది గరిష్ట విలువ మరియు ఇది Y కనెక్ట్ చేయబడింది కాబట్టి Ia 2 Ip cost కాబట్టి ఇది ఇక్కడ వ్రాయబడినది Ip అనేది ఫేజ్ కరెంట్ యొక్క rms విలువ కాబట్టి Ib ఎందుకంటే 120o బదిలీ అవుతుంది మరియు Ic 2 Ip cost 1200అవుతుంది వోల్టేజ్ల కోసం ఇది cost cost 1200 cost1200 ఎందుకంటే కరెంట్ లాగ్స్ కోణం తో వెనుకబడి ఉంటుంది కాబట్టి గా పరిగణించబడినది ఇక్కడ ఇది అర్థమవుతుంది ఇప్పుడు లోడ్లోని మొత్తం తక్షణ శక్తి మూడు ఫేజుల్లోని తక్షణ శక్తి యొక్క మొత్తం అవుతుంది కాబట్టి మూడు ఫేజ్ లు కాబట్టి అలా చేస్తే p pa pb pc VAN Ia VBN Ib VCN Ic నా ఉద్దేశ్యం ఏమిటంటే సర్క్యూట్ వారీగా ఇలా గీస్తే ఇది ఇలా లభిస్తుంది ఇది స్టార్ గా అనుసందానించబడినది అని పరిగణించండి ఇది స్టార్ అనుసందానించబడిన లోడ్ కాబట్టి ఇది స్టార్గా అనుసందానించబడినది కాబట్టి ఇది ముగింపు ఇది A ఇది B అని పరిగణించండి ఇది C ఈ కరెంట్ Ia అని పరిగణించండి ఈ కరెంట్ Ib అని పరిగణించండి మరియు ఈ కరెంట్ Ic అని పరిగణించండి కాబట్టి ఇక్కడ ఇది ఈ ఫేజ్ కు VAN Ia అవుతుంది అదేవిధంగా ఈ ఫేజ్ కు ఇది VBN Ib అవుతుంది ఈ ఫేజ్ కు ఇది VCN Ic అవుతుంది ఈ పాయింట్ ను N అని అంటాము కాబట్టి అందుకే ఇది VAN Ia VBN Ib VCN Ic అని నా ఉద్దేశ్యం మరియు Ia Ib ic మరియు ఇక్కడ నుండి VAN V BN మరియు VCN ప్రతిక్షేపించి మరియు సరళీకృతం చేస్తే దయచేసి దీన్ని చేయండి కాబట్టి ఇలా చేస్తే ఇది ఈ రూపంలో ఉంటుంది p 2 Vp Ip costcost cost 1200cost 1200 cost1200 cost 1200 దీన్ని సరళీకృతం చేయండి నేను చివరి దాన్ని వ్రాసాను కాని దీన్ని సరళీకృతం చేయండి కాబట్టి నా ఉద్దేశ్యం గణిత త్రికోణమితి సూత్రం ఈ సూత్రాన్ని ఈ విధంగా cos A cos B 12 cos A B cos గా రాయండి మరియు సరళీకృతం చేయండి అలా చేస్తే అది p 3 Vp Ip cos అవుతుంది కాబట్టి సమతుల్య 3 ఫేజ్ వ్యవస్థలో మొత్తం తక్షణ శక్తి స్థిరంగా ఉంటుంది అంటే ఇది కాలంతో మారదు ఇది సమయం యొక్క ఫంక్షన్ కాదు కాబట్టి ఇది సమయంతో మారదు కాబట్టి ఈ వ్యవస్థ స్థిరంగా ఉంటుంది ప్రతి ఫేజ్ యొక్క తక్షణ శక్తి వలె ఇది సమయంతో మారదు తక్షణ శక్తి కోసం ప్రతి ఫేజ్ ను ప్రతి ఫేజ్ కు పరిగణిస్తున్నట్లు గా మూడు ఫేజ్ లు కలిపి చేస్తే అది 3 Vp Ip cos అవుతుంది కాబట్టి ఇది సమయంతో స్వతంత్రంగా ఉంటుంది 3 ఫేజ్ ల వ్యవస్థను ఉపయోగించడం వలన 3 ఫేజ్ యొక్క ప్రధాన ప్రయోజనా ల్లో ఇది ఒకటి కాబట్టి లోడ్ Y లేదా Δ Y లేదా Δ అనుసందానించబడినప్పుడు వస్తావ ఫలితాలు లభిస్తాయి ఈ 3 Vp Ip cos θ వాస్తవమైనది కాబట్టి 3 ఫేజ్ వ్యవస్థను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఇది ఒక ముఖ్య కారణం ఎందుకంటే ఈ శక్తి కాలం నుండి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి మొత్తం తక్షణ శక్తి కాలం నుండి స్వతంత్రంగా ఉన్నందున Δ అనుసందానించబడిన లోడ్ లేదా Y అనుసందానించబడిన లోడ్ ఒక ఫేజ్ యొక్క సగటు శక్తి Pp విలువ p 3 అవుతుంది ఎందుకంటే ఇది సమతుల్య వ్యవస్థ ఇది సమతుల్య వ్యవస్థ కాబట్టి Pp అప్పుడు ఒక ఫేజ్ యొక్క శక్తి p 3 p విలువ 3 Vp Ip cos కాబట్టి ఒక ఫేజ్ యొక్క శక్తి Pp విలువ Vp Ip cos అవుతుంది అదేవిధంగా మరియు ప్రతి ఫేజ్ కు రియాక్టివ్ శక్తి Qp Vp Ip sin అవుతుంది కాబట్టి ప్రతి ఫేజ్ కు అపరెంట్ పవర్ Sp VpIp అవుతుంది కాబట్టి cos sin యొక్క గుణకారం లేదు కేవలం Vp Ipఅవుతుంది కాబట్టి ప్రతి ఫేజ్ కు కాంప్లెక్స్ పవర్ విలువ Pp jQp Vp Ip అవుతుంది ఈ విషయం సింగిల్ ఫేజ్ కోసం కూడా వివరించబడింది కాబట్టి చాలా సరళమైన అర్ధం కలిగి ఉంది కాబట్టి అప్పుడు మొత్తం సగటు శక్తి విలువ Pa Pb Pc 3 Pp అవుతుంది కాబట్టి ఇది 3 Vp Ip cos θ అవుతుంది కానీ దీనిని 3 VL IL cos అని వ్రాయవచ్చు Y గా అనుసందానించబడిన లోడ్ లో లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ అవుతుంది సమస్యలను పరిష్కరించినప్పుడు ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టి స్టార్ గా అనుసందానించబడిన లోడ్ కోసం లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ కానీ లైన్ వోల్టేజ్ విలువ ఫేజ్ వోల్టేజ్ కు √ 3 రెట్లు ఉంటుంది అర్థం నేను చెప్తున్నాను అంటే ఇది స్టార్ గా అనుసందానించబడిన లోడ్ అని పరిగణించండి ఇది స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ అని పరిగణించండి ఇది స్టార్ కనెక్ట్ లోడ్ కాబట్టి ఈ సందర్భం లో ఇది లైన్ కరెంట్ ఇది లైన్ కరెంట్ అదే కరెంట్ ఈ ఫేజ్ కు వెళుతోంది కాబట్టి ఇది ఫేజ్ కరెంట్ కాబట్టి లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ ఈ విధంగా నేను చెప్పాను మరియు ఈ పాయింట్ ఈ పాయింట్ N ఈ పాయింట్ N మరియు ఇది a b మరియు c అని పరిగణించండి కాబట్టి VAN వాస్తవానికి ఇది మళ్ళీ అర్థం చేసుకోవడానికి n గా పరిగణించండి కాబట్టి ఇది n కాబట్టి ఈ పాయింట్ VAN ఇది ఫేజ్ వోల్టేజ్ కానీ దానికి లైన్ అంటే Vp అన్నీ సమతుల్యమైనవి కాబట్టి ఇది VAN Vbn VCN మాగ్నిట్యూడ్ కాబట్టి Vp VAN ఇది లైన్ మరియు లైన్ వోల్టేజ్ ఇది ఇది కాబట్టి ఇది Vab కాబట్టి Vab యొక్క పరిమాణం అప్పుడు √ 3 ఫేజ్ వోల్టేజ్ ఆ విలువ √3 VAN కానీ VAN Vp కాబట్టి ఇది√3 Vp అవుతుంది కాబట్టి లైన్ వోల్టేజ్ √ 3 ఫేజ్ వోల్టేజ్ కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి స్టార్ అనుసందానించబడిన లోడ్ కోసం దీనిని IL Ip మరియు VL అని వ్రాయవచ్చు అంటే ఇది వాస్తవానికి ఇది 3 Vp Ip cos θ దీనిని √ 3 గా వ్రాయవచ్చు అప్పుడు బ్రాకెట్లో √ 3 వ్రాయండి Vp Ip అప్పుడు cos θ కాబట్టి √ 3 ఉంటుంది నా ఉద్దేశ్యం √ 3 Vp లైన్ వోల్టేజ్ ఇది VL మరియు ఇది I p IL ఎందుకంటే ఫేజ్ కరెంట్ లైన్ కరెంట్ స్టార్ కనెక్ట్ లోడ్ అప్పుడు అది IL అవుతుంది తరువాత cos θ కాబట్టి ఈ పదం ఇలా వ్రాయబడింది కాబట్టి ఇది3 VL IL cos కాబట్టి ఇది స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ కోసం పరిగణించబడింది అదేవిధంగా Δ అనుసందానించబడిన లోడ్ కోసం దీనికి వ్యతిరేఖంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు అదే విధంగా దీన్ని చేయవచ్చు లైన్ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ కానీ VL Vp దీన్ని చేద్దాం కాబట్టి ఇది Δ అనుసందానించబడిన లోడ్ ఇది Δ అనుసందానించబడిన లోడ్ మరియు ఇది ఫేజ్ a ఫేజ్ b ఫేజ్ c ఇది a ఇది b ఇది c ఇక్కడ N పాయింట్ లేదు అని అనుకుందాం కాబట్టి ఇది సమతుల్యమైనది కాబట్టి ఇది లైన్ కరెంట్ మరియు మాగ్నిట్యూడ్ వారీగా ఇది ఫేజ్ కరెంట్ కాబట్టి ఇది Ip మాగ్నిట్యూడ్ వారీగా ఉంది మరియు ఆ సందర్భంలో ఇక్కడ లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఉదాహరణకు ఇది VAN అయితే ఇది దీని వద్ద వోల్టేజ్ అది కూడా Δ అనుసందానించబడిన లోడ్ కాబట్టి లైన్ వోల్టేజ్ V ఇది Vab ఇది Vab ప్రాథమికంగా ఇది దీని వద్ద వోల్టేజ్ కూడా లైన్ వోల్టేజ్ వలె ఫేజ్ వోల్టేజ్ కాబట్టి ఇది Vab Vp మాగ్నిట్యూడ్ అదేవిధంగా Vbc కొరకు అన్నీ Vp ఫేజ్ వోల్టేజ్ కానీ ఇక్కడ ఫేజ్ కరెంట్ ఉంది మరియు ఇది లైన్ కరెంట్ కాబట్టి లైన్ కరెంట్ √ 3 రెట్లు ఫేజ్ కరెంట్ అవుతుంది ఇది ఇంతకు ముందు కూడా చూసాము కాబట్టి ఇదే విధంగా Δ అనుసందానించబడిన లోడ్కు కూడా ఇదే మార్గం కేవలం IL విలువ √3 Ip మరియు VL Vp లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ అయి ఉండాలి సమస్యలను పరిష్కరించుట కొరకు దీనిని గుర్తుంచుకోవాలి అదేవిధంగా మొత్తం రియాక్టివ్ శక్తి Q 3 VL IL sin కాబట్టి మొత్తం కాంప్లెక్స్ పవర్ ఇది 3 ఫేజ్ కాబట్టి 3 ఫేజ్ శక్తి విలువ P p jQ p కాబట్టి 3 తో గుణించాలి కాబట్టి 3 Pp j Qp 3 Pp j Qp ఇది విలువ Pp j Qp Vp Ip అని రాయవచ్చు కనుక ఇది 3 Vp అవుతుంది మరియు Ip VpZp అవుతుంది కాబట్టి దీని అర్థం 3VpVpZp కాబట్టి VpVp మాగ్నిట్యూడ్ Vp2 అవుతుంది ఎందుకంటే ఉదాహరణకు Vp Vp ∠ అనుకుంటే Vp Vp ∠ అవుతుంది కాబట్టి దీనిని గుణిస్తే అది Vp మరియు Vp విలువ Vp2 మాగ్నిట్యూడ్ అవుతుంది మరియు అది కోణం 0 అవుతుంది కాబట్టి ఇది కేవలం Vp2 అవుతుంది అందుకే ఇది 3 Vp2 మరియు ఇది మొత్తం యొక్క కాంజుగేట్ కాబట్టి Vp ఇక్కడ Zp చే భాగిస్తే ఇది Zp అవుతుంది మరియు Zp Zp ∠ కాబట్టి Zp Zp ∠ అప్పుడు Zp విలువ Zp ∠ అవుతుంది ఇది మగ్నిట్యూడ్ విలువ కొన్నిసార్లు నేను ఇలా కూడా వ్రాస్తాను బార్ను ఉంచడం కంటే ఇది అర్థమవుతుంది కానీ ఇది మగ్నిట్యూడ్ విలువ ఇది కోణం కాబట్టి ఇప్పుడు కాబట్టి ప్రతి ఫేజ్ ఇంపెడెన్స్ కాబట్టి Zp ZY లేదా Zp ఇది వాస్తవానికి Zp Zp ZΔ కాబట్టి ఇది 3Vp2Zp తరువాత P jQ అని వ్రాయవచ్చు కాబట్టి P jQ 3VLIL అని కూడా వ్రాయవచ్చు అప్పుడు దీనిని చేస్తే అది 3VLILcos j3VLILsin అవుతుంది కాబట్టి P 3VLILcos మరియు Q 3VLILsin కాబట్టి ఈ విధంగా కూడా వ్రాయవచ్చు కాబట్టి మరొక విషయం ఏమిటంటే విద్యుత్ పంపిణీ కోసం 3 ఫేజ్ వ్యవస్థ యొక్క రెండవ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే 3 ఫేజ్ వ్యవస్థ తక్కువ మొత్తంలో వైర్ను ఉపయోగిస్తుంది కాబట్టి ఒకే లైన్ వోల్టేజ్ VL మరియు ఒకే శోషక శక్తి PL కలిగి ఉన్నప్పుడు సింగిల్ ఫేజ్ వ్యవస్థ కంటే 3 ఫేజ్ వ్యవస్థ తక్కువ మొత్తంలో వైర్ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇది మరొక ప్రధాన ప్రయోజనం గా పరిగణించబడుతుంది ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు దీన్ని పోల్చాలి ఉదాహరణకు ఈ సందర్భంలో పోలిక కొరకు రెండింటిలోనూ వైర్లు ఒకే పదార్థంతో ఉన్నదని పరిగణించండి సింగిల్ ఫేజ్ లేదా 3 ఫేజ్ రెండింటిలోనూ వైర్లు ఒకే పదార్థంతో తయారయ్యాయని పరిగణించండి సింగిల్ ఫేజ్ మూలాన్ని తీసుకుంటే ఇది ఇన్కమింగ్ మార్గం మరియు ఇది తిరిగి వచ్చే మార్గం అని పరిగణించండి కాబట్టి నిరోధకత R మరియు R కనుక ఇది 2 R అవుతుంది మరియు ఇది లెక్కల కొరకు అనుసంధానించబడిన లోడ్ అని పరిగణించండి సులభమైన వివరణ కొరకు గణన కొరకు ఈ లోడ్ పూర్తిగా నిరోధక లోడ్ ఇది పూర్తిగా నిరోధక లోడ్ లోడ్ పూర్తిగా నిరోధకమైతే అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ అని అర్ధం ఎందుకంటే Z R j X అని పరిగణించండి X 0 అయితే అది పూర్తిగా నిరోధక లోడ్ మరియు లోడ్ వద్ద వోల్టేజ్ VL లోడ్ వోల్టేజ్ అని పరిగణించబడుతుంది లోడ్ వద్ద ఈ వోల్టేజ్ VL కాబట్టి ఇది 2 వైర్ సింగిల్ ఫేజ్ సిస్టమ్ ఇది ఇన్కమింగ్ మార్గం ఇది తిరిగి వచ్చే మార్గం మరియు ఇక్కడ నిరోధకత R అదే వైర్ కాబట్టి ఇక్కడ R మరియు అదే పొడవు ఉంటుంది కాబట్టి ఇది చిత్రం 22 ఇప్పుడు ఇది 3 ఫేజ్ వ్యవస్థ కోసం అదే విషయాన్ని 3 ఫేజ్ వ్యవస్థకు కూడా పరిగణించండి కాబట్టి నిరోధకత R R R అక్కడ మూడు లైన్లు ఉన్నాయి ఫేజ్ a b c ఈ వైపు 3 ఫేజ్ సమతుల్య మూలం మరియు ఇది 3 ఫేజ్ సమతుల్య లోడ్ ఇది Y లేదా Δ అయినా పట్టింపు లేదు స్వచ్ఛమైన రెసిస్టివ్ లోడ్ అని పరిగణించండి కాబట్టి లోడ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ విలువ యూనిటీ అవుతుంది మరియు ఇక్కడ కూడా Vab అని పిలవబడే ఈ వోల్టేజ్ ఇది R కొంత వోల్టేజ్ ఉంది అక్కడ ఉంటుంది కానీ ఆ ఫేజ్ వద్ద ఈ లోడ్ వద్ద లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ ఇది VL ∠ 00 మరియు ఇది b to c ఇది VL ∠ 1200 అని పరిగణించబడింది అని వ్రాస్తున్నప్పుడు ఇది తక్షణ ధ్రువణత అంటే Vab VL ∠ 00 మరియు Vbc VL ∠ 1200 ఇది ఇక్కడ వ్రాయబడినది ఇది a నుండి b వరకు ఇది ప్రాథమికంగా ఈ లైన్ ఈ లైన్ ప్రాథమికంగా ఇది Vab VL ∠ 00 Vbc కానీ కరెంట్ ప్రవహిస్తున్నందున ఇది Ia కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కాబట్టి ఇది VL ఏమైనా ఉంటుంది ఇది ab కంటే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమైనప్పటికీ ఈ సందర్భంలో Vab లేదా Vbc వాటి మగ్నిట్యూడ్ సరిగ్గా దానికి సమానం కాదు ఎందుకంటే కొంత వోల్టేజ్ డ్రాప్ ఈ R నిరోధకత లో ఉంటుంది ఏమైనప్పటికీ దాని గురించి బాధపడటానికి ఏమీ లేదు 3 ఫేజ్ వ్యవస్థ సింగిల్ ఫేజ్ కంటే తక్కువ పదార్థాన్ని తీసుకుంటుంది అని చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ చిత్రం నుంచి గుర్తించబడిన 2 వైర్ సింగిల్ ఫేజ్ సిస్టమ్ కోసం ఇది IL PL VL అవుతుంది కాబట్టి ఇది రెసిస్టివ్ లోడ్ శక్తి PL రెసిస్టివ్ లోడ్ అయితే IL విలువ కేవలం PL VL అని చెప్పవచ్చు కాబట్టి దీనిని AC సింగిల్ ఫేజ్ సిస్టమ్ అని పిలుస్తారు కాబట్టి VL ∠ 00 కూడా పరిగణిస్తే అది VL మాత్రమే అవుతుంది మరియు ఇది నిరోధకత కాబట్టి Q లేదు కాబట్టి IL PL VL గా ఉంటుంది అప్పుడు శక్తి ఈ కరెంట్ ను IL అని పరిగణిస్తాము అప్పుడు విద్యుత్ నష్టం IL2 2R అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇది R ఇక్కడ ఇది R దీన్ని ప్రతిక్షేపిస్తే PL2 2 R VL2 లభిస్తుంది ఇక్కడ చేశాము కాబట్టి PL2 2 R VL2 ఇది సమీకరణం 1 ఇప్పుడు 3 ఫేజ్ 3 వైర్ వ్యవస్థ కోసం ILమాగ్నిట్యూడ్ Ia మాగ్నిట్యూడ్ Ib మాగ్నిట్యూడ్ Ic PL3VL ఎందుకంటే ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ కాబట్టి √ 3 VL √3 VL కరెంట్ IL తీసుకున్నాము ఎందుకంటే సింగిల్ ఫేజ్ కోసం IL ను తీసుకున్నాము అందుకే √3 VL I L cos PL jQ L అంటే PL కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే cos యూనిటీ ఎందుకంటే రెసిస్టివ్ లోడ్ అది రెసిస్టీవ్ లోడ్ కాబట్టి IL PL √ 3 VL అవుతుంది కాబట్టి ఇప్పుడు 3 వైర్లలోని విద్యుత్ నష్టం IL23R అవుతుంది ఎందుకంటే మూడు లైన్లు ఉన్నాయి కాబట్టి 3 R కాబట్టి ఇది 3R PL23 VL2 కాబట్టి 3 3 రద్దు చేయబడుతుంది ఇది R PL2 VL2 అవుతుంది కాబట్టి ఇది సమీకరణం 2 అని పరిగణించండి ఇప్పుడు సమీకరణం 1 ను సమీకరణం 2 ద్వారా భాగిస్తే PLOSSPLOSS2RR అని లభిస్తుంది అది చేయండి లభిస్తుంది ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ వైర్ ఒకే పదార్థాలతో తయారైన ఒకే పదార్థాన్ని R ఉపయోగిస్తున్నారని గుర్తుంచుకోండి కాబట్టి R క్యాపిటల్ R అనేది సింగిల్ ఫేజ్ విషయంలో lr2అవుతుంది ఇది మొదటి సందర్భం సింగిల్ ఫేజ్ కోసం కండక్టర్ యొక్క రేడియేషన్ R కాబట్టి ఇది lr2అవుతుంది అదేవిధంగా 3 ఫేజ్ సందర్భంలో R lr2 అవుతుంది కాబట్టి అవి ఒకే పదార్థం మరియు ఒకే పొడవు కలిగి ఉంటాయి కాబట్టి అదే విధంగా ఉంటుంది మరియు వ్యాసార్థం లో మాత్రమే తేడా ఉంటుంది సింగిల్ ఫేజ్ కోసం ఇది r మరియు 3 ఫేజ్ కోసం వ్యాసార్థం r కాబట్టి ఇది R ఇది R ఇక్కడ R ప్రతిక్షేపించండి R మరియు ఈ R ఇక్కడ ప్రతిక్షేపించండి దీనిని సరళీకృతం చేస్తే PLOSSPLOSS2 r2r2 లభిస్తుంది ఇది సమీకరణం 3 అని పరిగణించండి ఇప్పుడు రెండు వ్యవస్థలకు రెండూ ఒకే విద్యుత్ నష్టాన్ని తట్టుకుంటే PLoss PLoss అలా చేస్తే PLoss PLoss సమీకరణం అది r2 2 r 2 అవుతుంది కాబట్టి r 2 r 2 2 అవుతుంది ఇది సమీకరణం 4 అని పరిగణించండి ఇప్పుడు సింగిల్ ఫేజ్ కోసం పదార్థం 3 ఫేజ్ కోసం పదార్థం దీనిని వాల్యూమ్ అంటాము కాబట్టి వారు కండక్టర్ను పొడవైన తీగ సిలిండర్ అని సూచించవచ్చు కాబట్టి పొడవు l మరియు సింగిల్ ఫేజ్ విషయంలో r వ్యాసార్థం అయితే r2l వాల్యూమ్ అవుతుంది ఇది సిలిండర్గా పరిగణిస్తాము ఎందుకంటే క్రాస్ సెక్షన్ వృత్తాకారంగా ఉంటుంది 3 ఫేజ్ విషయంలో ని పదార్థం తో భాగించబడుతుంది ఇది 2 వైర్ వ్యవస్థ కాబట్టి సింగిల్ ఫేజ్ విషయంలో 2r2l ఇది వాల్యూమ్ అవుతుంది మరియు 3 ఫేజ్ కేసు విషయంలో ఇది 3 వైర్ వ్యవస్థ కాబట్టి 3r2l ఇది వాల్యూమ్ కాబట్టి దీన్ని సరళీకృతం చేస్తే రద్దు చేయబడుతుంది l l రద్దు చేయబడుతుంది ఇది 23r2r2 అవుతుంది కాబట్టి r 2 r 2 2 కాబట్టి ఇది 4 3 1 333 అవుతుంది సింగిల్ ఫేజ్ వైర్ కోసం పదార్థం వాస్తవానికి వాల్యూమ్ 1 333 3 ఫేజ్ కేసు కోసం పదార్థం అదే విద్యుత్ నష్టానికి అదే విద్యుత్ నష్టానికి సింగిల్ ఫేజ్ కండక్టర్ యొక్క వాల్యూమ్ 3 ఫేజ్ కంటే 33 3 శాతం ఎక్కువ అందువల్ల 3 ఫేజ్ 3 వైర్ ప్రయోజనకరంగా మారింది కాబట్టి ఇది ఆలోచన కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోండి నా ఉద్దేశ్యం ఉదాహరణకు ఉదాహరణ 2 అదే ఉదాహరణ 2 చూడండి మొత్తం సగటు శక్తి రియాక్టివ్ శక్తి మరియు సంక్లిష్ట శక్తిని మూలం వద్ద మరియు లోడ్ ని కనుగొనాలి కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే నేను ఉదాహరణ 2 కి వెళ్లడం లేదని అర్ధం అయితే ఆ ఉదాహరణ 2 కి తిరిగి వెళ్ళండి కాబట్టి ఈ సందర్భం లో ఏమి జరిగిందంటే వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది మరియు సింగిల్ ఫేజ్ ను పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి వ్యవస్థ సమతుల్యమైనది కాబట్టి సింగిల్ ఫేజ్ విశ్లేషణ సరిపోతుంది కాబట్టి ఫేజ్ a కొరకు ఫేజ్ వోల్టేజ్ VAN ∠ 1100 ఇది ఇవ్వబడుతుంది మరియు ఈ Ip ఫేజ్ కరెంట్ కూడా లైన్ కరెంట్ 6 80 గా లెక్కించబడినది ఈ విషయాలన్నింటినీ లెక్కించండి ఇప్పుడు మూలం వద్ద కాబట్టి Ss అంటే S ప్రత్యయం s చిన్న s అంటే మూలం 3 Vp Ip ఎందుకంటే 3 ఫేజ్ వ్యవస్థ కాబట్టి 3 Vp Ip కాబట్టి అలా చేస్తే ఇది Vp మరియు ఇది Ip Ip విలువ 6 80 కాబట్టి Ip విలువ 6 80 అవుతుంది కాబట్టి ఇది 3 Vp Ip విలువ 2087 j 834 6 వోల్ట్ ఆంపియర్ లోడ్ అవుతుంది దీన్ని చేసేటప్పుడు ఇది వాట్ ఇది వాస్తవానికివాట్ మరియు ఇది var కాబట్టి ప్రాథమికంగా ఈ రూపంలో చేస్తున్నప్పుడు వాట్ var ఇది వోల్ట్ ఆంపియర్ అవుతుంది ఉదాహరణకు P 30 వాట్ మరియు Q 20 var అని వ్రాస్తే అది కానీ ఈ రూపంలో P jQ 30 j 20 వ్రాసేటప్పుడు అది వోల్ట్ ఆంపియర్ అవుతుంది అందుకే ఇది కలిసి ఉంటాయి ఈ రూపంలో వ్రాసేటప్పుడు నా ఉద్దేశ్యం P jQ రూపం ఇది వోల్ట్ ఆంపియర్ అవుతుంది కానీ ఇది వాట్ మరియు ఇది var ఎందుకంటే దాని మగ్నిట్యూడ్ తీసుకుంటే అది వోల్ట్ ఆంపియర్ అవుతుంది అందుకే VA అని రాశాము కాబట్టి ఈ సందర్భం లో సరఫరా చేయబడిన నిజమైన శక్తి 2087 వాట్లు మరియు రియాక్టివ్ శక్తి 834 ఇప్పుడు ఆ ఉదాహరణ 2 చూడండిడేటా ప్రతీది ఇవ్వబడినది చాలా సరళమైనది కాబట్టి లోడ్ వద్ద సంక్లిష్ట శక్తి గ్రహించబడుతుంది కాబట్టి ఇది సమతుల్య వ్యవస్థ అయితే Sl oad 3 Ip2 Zp కాబట్టి Ip2 Zpఫేజ్ కు 3 కాబట్టి ఇది వ్రాయగలరు కాబట్టి Zp విలువ 10 j 8 Ω ఇవ్వబడింది అంటే 12 81 కోణం 38 66o కాబట్టి ఇది 3 కరెంట్ పరిమాణం 6 81 కాబట్టి 36 కాబట్టి ఇది వోల్ట్ ఆంపియర్ కాబట్టి ఇది Sలోడ్ 1398 j 1113 వోల్ట్ ఆంపియర్ అని వ్రాయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో గ్రహించిన నిజమైన శక్తి 1392 వాట్ మరియు రియాక్టివ్ శక్తి 1113 var మరియు కూడిక చేస్తే అది వోల్ట్ ఆంపియర్ అవుతుంది ఇది వాట్ ఇది var కాబట్టి రెండు సంక్లిష్ట శక్తి మధ్య వ్యత్యాసం ఏమిటంటే లైన్ ఇంపెడెన్స్ ద్వారా గ్రహించిన శక్తి అది విద్యుత్ నష్టం కాబట్టి లైన్ ద్వారా గ్రహించిన శక్తి అది 3 కరెంట్ మాగ్నిట్యూడ్ 2 6 812 మరియు లైన్ ఇంపెడెన్స్ 5 j2 కనుక ఇది 695 6 j 278 3 లభిస్తుంది కాబట్టి అది నెగిటివ్ ఉన్నప్పుడు అంటే ఇది కెపాసిటివ్ ఇది కెపాసిటివ్ ఇంపెడెన్స్ అనేది కెపాసిటివ్ అవుతుంది కాబట్టి ఈ లైన్ ద్వారా గ్రహించబడిన ఈ నిజమైన శక్తి 695 6 వాట్ అంటే ఇది మరియు లైన్ ద్వారా గ్రహించిన రియాక్టివ్ శక్తి 278 3 var ఇప్పుడు తదుపరిది అసమతుల్యమైన 3 ఫేజ్ వ్యవస్థ ఒకటి లేదా రెండు లేదా సగం పేజీ నేను చెప్తాను ఇది అసమతుల్య లోడ్ Za Zb Zc అని పరిగణించండి ఇవి చాలా విలువ భిన్నంగా ఉండవచ్చు పరిమాణం భిన్నంగా ఉండవచ్చు కోణం భిన్నంగా ఉండవచ్చు అదేవిధంగా వోల్టేజ్ Vab Vbc Vca ఈ విషయాలన్నీ భిన్నంగా ఉండవచ్చు నా ఉద్దేశ్యం ఒకటి కొద్దిగా భిన్నంగా ఉంటే అది అసమతుల్య వ్యవస్థ కాబట్టి అసమతుల్య వ్యవస్థ విషయంలో Ia ఇక్కడ కరెంట్ ఈ కరెంట్ ఈ కరెంట్ Ia అని పరిగణిస్తారు ఇది Ia కరెంట్ కాబట్టి ఈ కరెంట్ Ia కాబట్టి ఇది ఈ ఫేజ్ Ia కు వెళుతుంది అదేవిధంగా ఇది Ib మరియు అదేవిధంగా ఇక్కడ Ic మరియు ఇది న్యూట్రల్ పాయింట్ N మరియు ఇది Za Zb Zc మరియు ఈ ఫేజ్ వోల్టేజ్ VAN VBN మరియు VCN కాబట్టి అసమతుల్య వ్యవస్థ ఫేజ్ వోల్టేజ్ కూడా అసమతుల్యంగా ఉంటుంది కాబట్టి Ia VAN ZA Ib VBN ZB మరియు ఇది స్టార్ గా అనుసంధానించబడిన లోడ్ మరియు ఇది స్టార్ గా అనుసంధానించబడిన లోడ్ కాబట్టి Ic VCN ZC ఇప్పుడు ఇక్కడ kcl ను వర్తింపజేస్తే అది In Ia Ib Ic 0 అని అర్ధం In Ia Ib Ic అని ఇక్కడ వ్రాయబడినది తిరిగి ఉంచండి కాబట్టి ఇది ఈ విషయం Ia Ib Ic అవుతుంది ఒకవేళ అది అసమతుల్యమైతే ఈ In విలువ 0 అవ్వదు కాబట్టి నేను దానిని శుభ్రపరుస్తాను తద్వారా అసమతుల్య వ్యవస్థల గురించి మీకు కొంచెం అవగాహన లభించింది